పాపులేషన్ బేస్డ్ మెథడ్స్ ఫర్ ఆప్టిమైజషన్ మనము ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకుంటూ పాపులేషన్ ఆధారిత పద్ధతులను తెలుసుకుంటున్నాము సాధారణంగా మనము పాపులేషన్ ఆధారిత పద్ధతులు అని చెప్పుకోవడానికి కొంత సమయం దీని కొరకు వెచ్చిస్తాం దీని అర్థం ఏమిటి అంటే ఒకే కాండిడేట్ సొల్యూషన్తో పనిచేయడానికి బదులుగా ఉదాహరణకు హిల్ క్లైమ్బింగ్లో లేదా సిములేటెడ్ ఎనియలింగ్లో చేసినట్లుగా కాకుండా కాండిడేట్ ల యొక్క పాపులేషన్ తో పని చేస్తాము ఇప్పుడు పాపులేషన్ తో పనిచేయడం ద్వారా మనకు లభించే ప్రయోజనాలు స్పీడ్ మాత్రమే కాదు ఎందుకంటే మనం ఒకే అల్గోరిథంని k సార్లు లేదా పాపులేషన్ సైజు n ఉంటే n సార్లు రన్ చేస్తునట్లు కాదు క్రొత్త పరిష్కారాలను అన్వేషించడానికి వేర్వేరు కాండిడేట్ లు సంయుక్తంగా సహకరించగలగడం కూడా ఒక ప్రయోజనం గా పొందుతాము మనం సొల్యూషన్ స్పేస్ని అన్వేషిస్తున్నాము కానీ నిజమైన సమస్యలకు ఇది స్మూత్ సర్ఫేస్ కాకపోవచ్చు మనం రోబస్ట్ పద్ధతుల కోసం ప్రయత్నిస్తున్నాము ఇది టెర్రాయిన్ సరిగా లేకపోయినా కూడా అవి బాగా పని చేసే విధంగా ఉంటాయి పాపులేషన్ ఆధారిత పద్ధతుల్లో మనం ఇప్పుడు చూడబోయే మొదటి పద్ధతి జెనెటిక్ అల్గోరిథం లు కొంతమంది దీనిని ఎవొల్యూషనరీ అల్గోరిథం అని కూడా పిలుస్తారు ఇది బాటమ్ అప్ ప్రాబ్లెమ్యొక్క సొల్యూషన్ వలే ఉంటుంది దీనిని ఎమర్జెంట్ అని కూడా పిలుస్తాము ఎమర్జెంట్ సిస్టం ల ద్వారా సరళమైన అంశాల సమాహారాన్ని కలిసి ఉంచుతాము మరియు దాని నుండి మరింత సంక్లిష్టమైన ప్రవర్తన ఉతప్పన్నమయ్యేలా చేస్తాం మానవ మెదడు ఒక ఖచ్చితమైన ఉదాహరణ అని మనం ముందే చెప్పుకున్నాం మన మెదడులోని ప్రతి న్యూరాన్ గణనపరంగా ఒక సాధారణ పరికరం కానీ మన తల బిలియన్ల కొద్దీ వాటిని కలిగి ఉంది అవి ఒకదానికొకటి అనుసంధానించబడిన ఒక మెదడుగా తయారవుతుంది కాబట్టి జెనెటిక్ అల్గోరిథంల యొక్క ఆలోచన ఏమిటంటే కాండిడేట్ సొల్యూషన్ ల యొక్క పాపులేషన్ కాకుండా కాండిడేట్ సొల్యూషన్ లని కలిగి ఉంటాము మరియు ప్రతి కాండిడేట్ కంపోనెంట్లతో రూపొందించబడింది ఇక్కడ చూస్తున్నట్లుగా ప్రతి కంపోనెంట్ ఇలా విభజించబడి ఉంటుంది SAT ప్రాబ్లెమ్ ని పరిష్కరించే సాధారణ సందర్భంలో ప్రతి కంపోనెంట్ ని ఒక వేరియబుల్ లేదా ఒక బిట్ విలువ గా అనుకుంటాము SAT సొల్యూషన్ యొక్క కాండిడేట్ ఒక బిట్ వెక్టర్ కానీ సాధారణ సమస్యలలో ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది మరియు కంపోనెంట్ లు ప్రకృతిలో చాలా క్లిష్టంగా ఉండవచ్చు ఈ సందర్భంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనము అన్వేషిస్తున్న సొల్యూషన్ స్పేస్ సెర్చ్ లేదా పెర్బర్బేషన్ సెర్చ్ లోని సాధారణ వ్యూహం ఏమిటంటే కొత్త కాండిడేట్ లను ఉత్పత్తి చేయడానికి కాండిడేట్ పేర్చుర్బ్ చేస్తాం కాబట్టి ఇది ఒక కాండిడేట్ గా ఉంటే అప్పుడు సిములేటెడ్ ఎనియలింగ్ SAT ప్రాబ్లెమ్ లో మాదిరిగా ఒకటి లేదా 2 కంపోనెంట్ లను మార్చడం ద్వారా దీని చుట్టూ ఒక నైబర్హుడ్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి మనము జెనెటిక్ అల్గోరిథంల గురించి మాట్లాడేటప్పుడు జెనెటిక్ అల్గోరిథం పరంగా కాండిడేట్ సొల్యూషన్ని స్ట్రింగ్ గా ఎన్కోడింగ్ చేయడం గురించి మాట్లాడాలి దీనిని జీవ ప్రపంచం నుండి తీసుకునే క్రోమోజోమ్అని పిలుస్తాము వేర్వేరు పేరెంట్ల క్రోమోజోమ్ల మధ్య పరస్పర చర్య జరుగుతుంది ఇది ప్రధానంగా కాండిడేట్ రూపకల్పన లేదా సొల్యూషన్ యొక్క రూపకల్పనను మారుస్తుంది 2 క్లాజ్ లు ఉన్నాయని చివరి తరగతిలో పేర్కొన్నాము ఒకటి జన్యువులతో తయారైన జెనోటైప్ ఇది రెండవదైన ఫెనోటైప్ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది లేదా నిర్ణయిస్తుంది ఫెనోటైప్ అంటే వ్యక్తి లేదా జీవి లేదా వాస్తవ ప్రపంచంలో పాల్గొనేది జెనోటైప్ లో రికాంబినేషన్ లు ఉంటాయి ఫెనోటైప్ అనేది ప్రధానంగా పోటీపడుతుంది మరియు సెలక్షన్లో పాల్గొంటుంది ప్రకృతి ఉపయోగించే సమస్య పరిష్కార వ్యూహంలోని 2 ప్రధాన భాగాలు ఇవి ఇది దాని డిజైన్లలో ట్రయల్ మరియు ఎర్రర్పద్ధతి గా ఉంటాయి డిజైన్ అనేది క్రోమోజోమ్ గా పరిగణించబడుతుంది ఇది మనము ఉపయోగించబోయే ఒక రకమైన స్ట్రింగ్ మరియు ఇక్కడ రికాంబినేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తాము జెనెటిక్ అల్గోరిథంలలోని ఆలోచన ఏమిటంటే ఒక పేరెంట్ నుండి కొన్ని భాగాలను మరియు మరొక పేరెంట్ నుండి కొన్ని భాగాలను పొందడం మనం కుందేలు మరియు నక్కల ఉదాహరణ ని చూసినట్లయితే కుందేళ్ళలో 2 లక్షణాలు ఉన్నాయి ఒకటి వేగంగా పరిగెత్తడం మరొకటి తెలివైనవి ఉదాహరణకు అడవిలోని సింహంకు ఆహారంగా వెళ్ళవలసిన కుందేలు గురించి బాల్యంలో ఒక కథ విన్నాము అప్పుడు అది తెలివైన కుందేలు ఇది మరొక సింహం ఉందని చెబుతుంది కాబట్టి అవి వేగంగా ఉంటాయి లేదా తెలివైనవి ఇది నేటి మనుగడకు దోహదం చేస్తుంది ఎవల్యూషన్ యొక్క మొత్తం ఆలోచన ఏమిటంటే కాండిడేట్ ల పాపులేషన్ లో ఫేనోటైప్లో ఫిట్టర్లు పోటీ నుండి బయటపడతాయి పోటీ అనేది ఆహారం కోసం కావచ్చు సహచరులకు కావచ్చు ఆశ్రయం కోసం కావచ్చు అనగా ప్రెడేటర్ నుండి భద్రత పొందడం మీరు వీటిలో ఉత్తములైతే మనుగడ సాగించే అవకాశం ఉంది అంటే మీరు మీ జన్యువులను తరువాతి తరానికి పంపించే అవకాశం ఉంది ఇప్పుడు కుందేలు యొక్క 2 పేరెంట్ లను తీసుకుంటే వాటిలో ఒకటి స్మార్ట్ మరియు మరొకటి వేగంగా ఉంటుంది జెనెటిక్ అల్గోరిథంలో ఆశ ఏమిటంటే ఈ 2 తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నాయనుకుంటే ఇదే ఇక్కడ అనుసరిస్తున్న మోడల్ వారిలో కనీసం ఒకరి లక్షణాలను వారసత్వంగా పొందుతారు ఈ రెండు లక్షణాలను అంటే స్మార్ట్ గా ఉండటం మరియు ఒకే సమయంలో వేగంగా ఉండటం గనుక పొందినట్లైతే అప్పుడు అది సూపర్ కుందేలు లాగా ఉంటుంది మరియు సూపర్ కుందేళ్ళు ఎక్కువ సూపర్ కుందేళ్ళను ఇస్తాయి సాధారణంగా కుందేలు పాపులేషన్ తెలివిగా మరియు వేగంగా మారుతుంది కాబట్టి జెనెటిక్ అల్గోరిథం ల వెనుక ఉన్న మొత్తం ఆలోచన అదే మనము ముందు చెప్పినట్లుగా ఒకటి కాంబినేషన్ లను చేస్తుంది అనగా ఒక ప్రాసెసర్ లేదా ఒక ఫోర్స్ ఉంటుంది ఇది కాంబినేషన్ లను తయారుచేసి జెనెటిక్ పూల్ లో పెడుతుంది మరొకటి సెలక్షన్ ప్రక్రియ ఇక్కడ మనుగడ కోసం పోటీపడతాయి కాబట్టి ఉత్తమమైన మనుగడ ఉంటుంది మరియు జెనెటిక్ అల్గోరిథంల విషయంలో ఈ ఫిట్నెస్ యొక్క మనుగడ కొరకు మనము అల్గోరిథం పైన ఫిట్నెస్ ఫంక్షన్ ను సూచించబోతున్నాం ఎందుకంటే ఫిట్నెస్ ఫంక్షన్ ఆధారంగా కాండిడేట్ మనుగడ సాగిస్తాడు వాస్తవ ప్రపంచంలో ఇది భిన్నంగా ఉంటుంది ప్రధానంగా ఎవరైతే మనుగడ సాగిస్తారో వారే ఫిట్ అవుతారు ఈ రోజు జెనెటిక్ అల్గోరిథంలను వివరించడానికి నేను ఒక ఉదాహరణ ను తీసుకోవాలనుకుంటున్నాను కానీ దీనికి ముందు నేను ఎమెర్జెన్ట్ సిస్టం ల గురించి కొన్ని నిమిషాలు చర్చించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా అవసరం ఉన్న ఆలోచన మీరు కాన్యే స్ అఫ్ లైఫ్Conways of life అనే గేమ్ గురించి వినే ఉంటారు మీరు గేమ్ అఫ్ లైఫ్ గురించి విన్నారా ఇది కొన్నిసార్లు స్క్రీన్ సేవర్ లాగా ఉంటుంది మరియు ప్రపంచం అనేది సెల్యులార్ ఆటోమాటా లో ఒక గ్రిడ్ ఇందులో రో లు మరియు కాలమ్ లు ఉన్నాయని తెలుసు మరియు ప్రతి సెల్ ఈ ఆట యొక్క సరళమైన రూపంలో ఉంటుంది ప్రతి స్క్వేర్ లోపల ఒక సెల్ ఉంటుంది లేదా ఒక క్రియేచర్ ఉండవచ్చు మరియు అది చాలా సాధారణంగా ఉంటుంది ఇది మనుగడ కోసం కొన్ని నియమాలను కలిగి ఉంటుంది మనుగడ కొనసాగించడానికి కొన్ని నియమాలు పుట్టడానికి నియమాలు ఈ చాలా సరళమైన ప్రపంచంలో చనిపోవడానికి కూడా నియమాలు ఉన్నాయి ఈ కాన్వే స్ గేమ్ అఫ్ లైఫ్ లో ఉండే సాధారణ నియమాలు ఏమిటంటే మీరు మూడు కంటే ఎక్కువ జీవ కణాలు లేదా కణాలలోని క్రియేచర్ ల తో చుట్టుముట్టబడి ఉంటే అప్పుడు అది రద్దీగా ఉన్నట్లు మరియు మీరు చనిపోతారు అంటే ప్రతి సెల్ 1 లేదా 0 తో సూచించబడి ఉంటుంది 1 అంటే అది సజీవంగా ఉన్నట్లు మరియు 0 అంటే అది చనిపోయినట్లు లేదా లోపల ఉన్న జీవి చనిపోయినట్లు 1 చుట్టూ మూడు కంటే ఎక్కువ ఒకటి లు ఉంటే అది చనిపోతుంది లేదా 0 అవుతుంది 0 ను సరిగ్గా మూడు 1 లు చుట్టుముట్టితే అది సజీవంగా మారుతుంది మరియు 1 చుట్టూ మూడు కన్నా తక్కువ 1 లు ఉన్నట్లయితే అది సజీవంగా మారుతుంది లేదా అక్కడ ఒక చిన్న లోపం ఉండవచ్చు కానీ ఏమైనప్పటికీ అలాంటి స్వభావం కలిగి ఉంటుంది ఇది చాలా సాధారణ నియమాలను కలిగి ఉంది ఇది కాలక్రమేణా సెల్ అభివృద్ధి ని నియంత్రిస్తుంది ఇది ఒక ఆటోమాటా ఇది టైం స్టెప్స్ ప్రకారం వెళుతుంది ప్రతి స్టెప్ లో సెల్ తదుపరి దశలో అది సజీవంగా ఉంటుందా లేదా చనిపోతుందా అనేది నిర్ణయిస్తుంది ఇప్పుడు దీనిని జీవితం అనుకుంటే ఈ చాలా సరళమైన జీవిత నియమాలు ఈ ప్రపంచంలోఏదైతే ఒక గ్రిడ్ ప్రపంచం అంటున్నామో అందులో మనుగడ సాగించే ధోరణి ఉన్న నమూనాలను ఇస్తాయి కొన్ని నమూనాలు మనుగడ సాగిస్తాయి మరి కొన్ని నమూనాలు 2 3 నమూనాల మధ్య డోలనం చెందుతాయి మరియు కొన్ని నమూనాలు ముందుకు కూడా సాగుతాయి మనం బాగా గుర్తుచేసుకుంటే గనుక ఈ విధంగా కనిపించే ఒక నమూనా ఉండేది ఇది ఒకటి మరియు ఇది ఒకటి మరియు ఇది ఒకటి ఈ ఐదు నమూనాలు ఒకటి అయితే ఈ సెల్ ల పై ముందు పేర్కొన్న నియమాలను ఉపయోగించాలి అప్పుడు ఈ నమూనా తరువాతి సైకిల్ లో కొంచెం కుడి వైపుకు కదులుతుంది దీనిని కొద్దిగా తిప్పవచ్చు మరియు ఆలా చేస్తూనే ఉంటుంది సమయం పెరుగుతున్న కొద్దీ ఈ నమూనా ఈ దిశలో కదులుతున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు రియాలిటీ అంటే ఏమిటి అక్కడ నిజంగా ఏమి జరుగుతుంది ఈ రకమైన అంశాలగురించి చర్చిస్తున్నప్పుడు మళ్లి ఇంట్రడక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది ఈ సరళమైన ప్రపంచంలో నిజంగా ఏమి ఉంది అంటే ఇవి 1 లేదా 0 గా మారే సెల్ లు గురించి ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం సెల్ లతో నిండి ఉంది మరియు ప్రతి సెల్ 1 లేదా 0 కావచ్చు మరియు అవి తరువాతి టైం సైకిల్ లో 1 గా లేదా 0 గా ఉండాలా అనే కొన్ని నియమాలను అనుసరిస్తాయి కానీ ఈ ప్రపంచంలో ఖచ్చితంగా మనం ఇలాంటి నమూనాలను చూస్తాము దీనిని గ్లైడర్ గన్ అని పిలుస్తారు మరియు ఇది చాలా పాత ఆట గేమ్ అఫ్ లైఫ్ 60 లలో కనుగొనబడింది లేదా 70 లలో కావచ్చు మీరు వెబ్లో లైఫ్ గేమ్ లేదా గ్లైడర్ గన్ని శోధిస్తే మీకు బహుశా దీని యానిమేషన్ లభిస్తుంది ఇది ఈ జీవి యొక్క ఆకారం లా కనిపిస్తుంది వాస్తవానికి మనం కూడా ఏదో ఒక కోణంలో 10 పవర్ 28 ఏకీకృతంగా తిరుగుతున్న సాధారణ కణాలతో ఒక జీవిగా ఏర్పడ్డాము ఇది ఎమెర్జెన్ట్ సిస్టం యొక్క మొత్తం ఆలోచన సరళమైన కణాలు లేదా సరళమైన భాగాలను కలిపి కొన్ని స్థానిక నియమాలను పాటింపచేస్తాము ప్రతి సెల్ దాని నైబర్ హుడ్ ని మాత్రమే చూస్తుంది దానిని అంటిపెట్టుకుని ఉన్న నైబర్ హుడ్ని తప్ప ఇంకా ఏమీ చూడదు దాని విధి దీని ఆధారంగా నిర్ణయించబడుతుంది మనం అటువంటి స్థానిక నియమాలను పెట్టి ఇలాంటి ప్రపంచాన్ని నిర్మిస్తాము ఆ నమూనాలను ఎందుకంటే వీటిని నమూనాగా భావిస్తాము ఎమెర్జెన్ట్ అవుతాయని కనుగొంటాము ప్రాథమికంగా సాధారణ విషయాల కలయికలు మరింత క్లిష్టంగా ప్రవర్తిస్తాయి ఇటీవల దీని పై చాలా ఆసక్తి కలిగింది ఇప్పుడు నైబర్ హుడ్ ని మాత్రమే పరిశీలించి చనిపోవాలా వద్దా అని నిర్ణయించుకునే ఈ సాధారణమైన సెల్ లా కాకుండా అవి కొంచెం క్లిష్టమైన జీవులుగా ఉంటాయి ఉదాహరణకు అవి తమ సొంత జ్ఞాపకశక్తిని కొద్దిగా కలిగి ఉండవచ్చు మరియు ఏదో కొంచెం వినికిడి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అప్పుడు వాటిని ఏజెంట్ల యొక్క పాపులేషన్ లేదా మల్టీ ఏజెంట్ అని పిలుస్తాము మనం ఇక్కడ సిములేషన్ గురించి మాట్లాడుతున్నాము చాలా మంది వ్యక్తులు ఉదాహరణకు సామాజిక శాస్త్రవేత్త ఈ మల్టీ ఏజెంట్ ప్రపంచాలను చూస్తున్నారు దీనిలో వారు ఈ సాధారణ ఏజెంట్లను ఒకచోట చేర్చుతారు మరియు వారు వారి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు వాస్తవానికి వారు నియమాలను ఒకచోట చేర్చుతారు ఉదాహరణకు వర్క్ ఆర్డరింగ్ నియమాలు లేదా అలాంటివి దీని యొక్క మరింత అధునాతన ప్రక్రియలను చూస్తాము నెట్ లోగో అనే భాష ఉంది మీరు తప్పకుండా లోగో గురించి విని ఉంటారు పిల్లలకు ప్రోగ్రామింగ్ నేర్పడానికి చాలా కాలం క్రితం పేపర్ట్ అనే వ్యక్తి చేత రూపొందించబడింది ఒక తాబేలు ఉంది దీనికి మీరు ఉత్తరం వైపు కదలమని లేదా పడమర వైపుకు వెళ్లమని చెబుతారు ఈ విధంగా చాలా స్టెప్ లు మరిన్ని స్టెప్ ల ద్వారా జరుగుతాయి నెట్ లోగో అనేది మరింత అధునాతన భాష ఇది US లోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని కొంతమందిచే అమలు చేయబడింది మరియు ఇది ఆన్లైన్ లో ఉచితంగా లభిస్తుంది నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు వారు దీనితో పని చేస్తున్నారు మరియు ఈ ఏజెంట్ ఆధారిత సిములేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్సప్లోరేషన్ యొక్క ఈ మొత్తం ఆలోచన ఏమిటంటే సరళమైన అంశాలను కలిపి వాటిపై నియమాలను విధించి ఆపై ప్రవర్తనను అధ్యయనం చేయడం కొంతమంది ఉదాహరణకు క్రౌడ్ ప్రవర్తనలను అధ్యయనం చేశారు పూణేలోని టిసిఎస్ లో పనిచేసే నా స్నేహితులలో ఒకరు దీని పై పని చేస్తున్నాడు మరియు అతను ఈ క్రౌడ్ యొక్క ఈ ప్రవర్తనను సిములేట్ చేస్తున్నాడు బ్రెజిల్లోని ఒక రెస్టారెంట్ లో లేదా క్రౌడ్ ఉన్నచోట మంటలు సంభవించాయి అనుకుంటే అతను ఏజెంట్లపై చాలా సరళమైన నియమాలను విధించడం ద్వారా ఆ క్రౌడ్ ప్రవర్తనను కళ్ళకు కట్టినట్లు చూపించగలడు మీరు రెస్టారెంట్ లేదా బార్లో ఉంటే ఆ గది యొక్క ఒక మూలలో మంటలు చెలరేగుతుంటే మీరు ఏమి చేస్తారు ఆ సమయంలో సాధారణ నియమాలను విధించి వాస్తవ క్రౌడ్ ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు ఈ రోజుల్లో ఉత్తరాఖండ్ విషాదం లేదా ఆ విధంగా సంభవించే ఏదైనా విషాదం వంటి పరిస్థితులలో క్రౌడ్ ప్రవర్తన చాలా ఆసక్తిని కలిగిస్తుంది క్రౌడ్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలనుకుంటున్నాము దీనికి ఒక దిశ ఉంది పాపులేషన్ ఆధారిత వ్యవస్థ ఇది ఏజెంట్ ఆధారిత సిములేషన్ మీరు ప్రపంచంలో ఒక సాధారణ ఏజెంట్లను సృష్టిస్తారు ఆపై ఎలాంటి ప్రవర్తన ఉద్భవిస్తుందో చూడటానికి ప్రపంచాన్ని అనుకరిస్తాం లేదా అమలు చేస్తాము కానీ ఈ జెనెటిక్ అల్గోరిథంలకు తిరిగి వచ్చినట్లైతే ఇది కూడా అలాంటిదే కానీ స్పెషియల్ నొటేషన్ ఉండదు ఇక్కడ మనకు ప్రజలు నివసించే గ్రిడ్లు మరియు సెల్ లతో కూడిన స్థలం ఉంది కాని GA లలో మనకు పాపులేషన్ మాత్రమే ఉంటుంది పాపులేషన్ యొక్క స్పెషియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పటికీ మనము నిజంగా స్పేస్ గురించి మాట్లాడము మానవ జనాభా వేర్వేరు ఖండాలు మరియు వేర్వేరు దేశాలలో పంపిణీ చేయబడినట్లే మొత్తం జనాభాను కొన్ని ఉప జనాభాలుగా విభజించవచ్చో లేదో చూడటానికి వారు ప్రయత్నించారు మరియు ఎవల్యూషన్ అనేది సాధారణంగా ఉదాహరణకు పరస్పర సంయోగం ఆ పాపులేషన్ లో మాత్రమే జరుగుతుంది కానీ ఆ పాపులేషన్ వెలుపల కాదు అప్పుడు వారు మైగ్రేషన్ వంటి నియమాలను విధించడానికి ప్రయత్నిస్తారు క్రొత్త దేశానికి మైగ్రేట్ అవ్వడానికి ఏజెంట్ ఎప్పుడు అనుమతిస్తారు ఏ పరిస్థితులలో ఈ మైగ్రేషన్ విజయవంతమవుతుంది అది ఏ పరిస్థితిలో విఫలమవుతుంది మరియు ఆ రకమైన నియమాలు ఉంటాయి ఆస్ట్రేలియా వార్తలను చూస్తున్నట్లైతే అక్కడ ఎన్నికలు వస్తున్నాయి వారు మైగ్రేషన్ కి వ్యతిరేకంగా చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు పడవలో వచ్చిన వారికి ఆస్ట్రేలియన్ పౌరసత్వం ఇవ్వబడదని వారు చెప్పారు ఇలాంటి నియమాలు మనకు తెలుసు ఇది పాపులేషన్ ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు చూడవచ్చు కానీ మనం సాధారణమైన పద్దతులను కలిగి ఉన్నాము అంటే పాపులేషన్ ని మాత్రమే సేకరిస్తాము మనము మాట్లాడిన అల్గోరిథం ఏమిటి మొదటి దశ సెలక్షన్ కొన్ని ఎలిమెంట్ల యొక్క పాపులేషన్ ఉంది మరియు కొన్ని ఫిట్నెస్ విలువ ఆధారంగా తమను తాము పునరుత్పత్తి చేయడానికి అనుమతించబడతాయి ఇలాంటిదే మొదటి దశ మనము ఒక యంత్రాంగం అయిన రూలీ వీల్ ని అమలు చేయాలనుకుంటున్నాము ముందు ఎలా చేసామో అలాగే చేయాలి ఇది ఏ ఎలిమెంట్ ని పునరుత్పత్తి చేయాలో తెలియజేస్తుంది n ఎలిమెంట్ లు ఉంటే మనం వీల్ ని n సార్లు స్పిన్ చేస్తాము పాయింటర్ ముందు ఏ ఎలిమెంట్ వస్తుందో దానిని పునరుత్పత్తి చేస్తాము తర్వాత క్రాస్ఓవర్ అంటే ప్రాథమికంగా మన వద్ద ఉన్న క్రొత్త పాపులేషన్ ని రాండమ్ గా జత పరుస్తాము వీటిని ఇక్కడ స్క్వేర్ ల గీస్తున్నాను ఇప్పుడు రాండమ్ గా వాటిని జత పరుస్తాము ఉదాహరణకు మేము దీన్ని దీనితో జత చేస్తామని చెప్పవచ్చు ఇది దీనితో ఇది దీనితో జతపరుస్తాము బహుశా ఇక్కడ సరి సంఖ్య ఉండాలి అయినప్పటికీ మనము రాండమ్ గా జతలను చేస్తాము మరియు క్రాస్ ఓవర్ ఆపరేటర్ ను అనుమతిస్తాము ఇక్కడ సాధారణంగా 2 పేరెంట్ ల జన్యువులను కలిపి 2 కొత్త చైల్డ్ లను ఉత్పత్తి చేస్తుంది అదే సొల్యూషన్ స్పేస్లో ఉన్న పాడిల్ సెర్చ్ గా దీనిని చూడవచ్చు ఇది 2 పేరెంట్లని ఎంచుకుని ఆపై దాని నుండి 2 కొత్త చైల్డ్ లను ఉత్పత్తి చేసే మూవ్ తో ప్రారంభింబిస్తుంది ఉదాహరణకు ఒక పేరెంట్ ని ఎంచుకుని ఒక చైల్డ్ ని ఉత్పత్తి చేసే హిల్ క్లైమ్బింగ్ లేదా సిములేటెడ్ అన్నీలింగ్ లో ల కాకుండా ఇక్కడ ఈ ఉదాహరణలో 2 పేరెంట్ లకి 2 చైల్డ్ లు పుట్టుకొస్తాయి తర్వాత మ్యుటేషన్ ఇది కొన్ని జన్యువులను రాండమ్ గా మార్చే అరుదైన సంఘటన కొన్ని జన్యువులు పోగొట్టుకుంటాయనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఇది ఉద్దేశించబడింది జెనెటిక్ అల్గోరిథంలు ఎలా పని చేస్తాయో వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఆపై మీరు ఆప్టిమైజేషన్కోసం జెనెటిక్ అల్గోరిథంలను ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే సమస్యలు ఏమిటో చర్చించడానికి తిరిగి ఇక్కడికి వస్తాము గోల్డ్బెర్గ్ రాసిన ఈ పుస్తకం నుండి నేను తీసుకుంటున్న ఉదాహరణ ఇది జెనెటిక్ అల్గోరిథం లు జాన్ హాలండ్ రూపొందించారని మనం ముందే చెప్పుకున్నాం అయన విద్యార్థి డేవిడ్ గోల్డ్బెర్గ్ జెనెటిక్ అల్గోరిథం ల పై ఈ ప్రసిద్ధ పుస్తకాన్ని వ్రాశారు ఇది మొదటి అధ్యాయం ఇది ఒక మంచి ఉదాహరణ ఇది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇది GA యొక్క మొత్తం ఆలోచనను చాలా చక్కగా వివరిస్తుంది ఇక్కడ సులభంగా ఉండేలా తక్కువ పాపులేషన్ ని తీసుకుంటాం దాని పరిమాణం 4 ఇక్కడ ఈ 4 అంశాలు ఉన్నాయి దీన్ని ఎన్కోడ్ చేయడమే మొదటి అంశం అని గుర్తుంచుకోండి కొన్ని ఆప్టిమైజేషన్ సమస్యలను పరిష్కరించడానికి మనము GA ని ఉపయోగించాలనుకున్నప్పుడు మొదటగా కాండిడేట్ సొల్యూషన్ ని ఎన్కోడ్ చేయాలి దానికి ఒక ఎవల్యూషన్ ఫంక్షన్ ను రూపొందించాలి ఇది కాండిడేట్ ని బట్టి ఒక సంఖ్యను ఇస్తుంది ఖచ్చితంగా ఈ ఎవల్యూషన్ ఫంక్షన్ మనం చేయాలనుకుంటున్న దానితో సింక్ అవ్వాలి అంటే ఆప్టిమల్ సొల్యూషన్కోసం ఎవల్యూషన్ ఫంక్షన్ అత్యధిక విలువను కలిగి ఉండాలి మనం ఇలా చేస్తామని అనుకుందాం తర్వాత జెనెటిక్ అల్గోరిథం అమలులోకి వస్తుంది ఇప్పుడు ఈ చాలా సరళమైన ప్రపంచంలో 5 బిట్ వెక్టర్ ఉందనుకుందాం మరియు ఈ ఉదాహరణలో ఉన్న 4 అంశాలు ఇవి పరిమాణం 4 గా గల తక్కువ పాపులేషన్ ఉంది ఈ 4 కాండిడేట్ లను బిట్ స్ట్రింగ్ లుగా సూచిస్తున్నాం మనము వాటిని బైనరీ సంఖ్యలుగా మారుస్తాం అంటే అవి ఇది 13 ఇది 24 ఇది 8 మరియు ఇది 19 గా అనుకుందాం ఇవి కాండిడేట్ లు ఇవి వాటి సూచికలు ఇక్కడ ఈ 4 సంఖ్యలు 13 24 8 మరియు 19 ఉన్నాయి ఆప్టిమైజేషన్ టాస్క్ అనేది 5 బిట్లతో సూచించే అతిపెద్ద సంఖ్యను కనుగొనడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నాము ఇది మీకు ఎదో ఒక విధంగా తెలియవచ్చు కాని జెనెటిక్ అల్గోరిథంలు ఎలా పనిచేస్తాయో చూడాలనుకుంటున్నాము అది మన లక్ష్యం మరియు ఇది మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకునే సమస్య మనము ఈ ఎవల్యూషన్ ఫంక్షన్ ను కలిగి ఉండాలి ఈ f అనేది ఫిట్నెస్ ఫంక్షన్ ఇది ఏ కాండిడేట్ అయినా తీసుకొని మనకు విలువను ఇస్తుంది దీనిని x² అనుకుందాం ఇది ఒక సాధారణ ఫిట్నెస్ ఫంక్షన్ ఈ 4 కాండిడేట్ లను ఎవాల్యూట్ చేస్తే ఈ విలువలు 169 596 64 361 వస్తాయి ఇప్పుడు మన అల్గోరిథంలో ఫిట్నెస్ పాత్ర ఏమిటి ఫిట్నెస్ అనేది సెలక్షన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది కాండిడేట్ ని రిప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఫిట్నెస్కు అనులోమానుపాతంలో ఉంటాయి రూలీ వీల్లో ఈ ఏరియా తో ఉన్న ఈ 4 సెక్టార్ లు ఈ సంఖ్యలకు అనులోమానుపాతంలో ఉంటాయి ఇక్కడ ఈ రెండవ కాండిడేట్ కి అత్యధిక ఏరియా ఉంటుంది తదుపరి నాల్గవ కాండిడేట్ కి అతిపెద్ద ఏరియా ఉంటుంది ఈ విధంగా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నట్లు రూలీ వీల్ ఉంటుంది ఇక్కడ ఇది 2 ఇది 1 ఇది 3 మరియు ఇది 4 దీనిని తిప్పినప్పుడు ఇక్కడ ఏది వచ్చినా దాన్ని ఎంచుకుంటాము దీని రిప్రొడ్యూస్ చేసే ప్రాబబిలిటీ ఇక్కడ వచ్చే ఈ ఫ్రాక్షన్ కి అనులోమానుపాతంలో ఉంటుంది దీనికి ప్రాబబిలిటీ విలువ 0 14 గా ఉంటుంది ఈ విలువలను ఎలా పొందాము ఈ 4 సంఖ్యలను యాడ్ చేసి ఆపై ఈ మొత్తంతో ఈ సంఖ్య విభజించబడింది అప్పుడు 0 14 లభిస్తుంది అదేవిధంగా ఇది మొత్తంతో విభజించబడింది కనుక 0 49 లభిస్తుంది ప్రాబబిలిటీ విలువలను ఎలా పొందుతారు అంటే మీరు ఈ రూలీ వీల్ తిప్పిన ప్రతిసారీ రెండవ కాండిడేట్ కి రిప్రొడ్యూస్ చేయడానికి 50 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ కాండిడేట్ లకి 30 శాతం అవకాశం ఉంటుంది మరియు ఈ 2 కాండిడేట్ తక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ప్రాంతాలు విభజించబడ్డాయి ఎక్స్పెక్టెడ్ విలువలు ని E అనుకుంటున్నాం సాధారణంగా ఈ విలువలు 4 తో గుణించబడతాయి ఎందుకంటే మన ఇక్కడ 4 సార్లు వీల్ ని తిప్పుతున్నాం ఈ కాండిడేట్ ల ఇన్సెన్స్ ల సంఖ్య ప్రాథమికంగా దీనికి 4 రెట్లు గా ఉంటుంది ఇవి 0 58 1 97 ఈ విధంగా ఉంటాయి ఈ సంఖ్యలు ఏమిటి ఈ సంఖ్యలు ఏమి చెబుతాయంటే ఈ సెలక్షన్ స్పేస్ అయిన తర్వాత సెలక్షన్ స్పేస్ అంటే ఏమిటి నేను ఈ వీల్ ని 4 సార్లు స్పిన్ చేస్తాను మరియు ఈ బాణపు గుర్తు ఏ కాండిడేట్ ని సూచిస్తుందో నేను ఆ కాండిడేట్ యొక్క కాపీని చేస్తాను నేను 4 సార్లు తిప్పిన తరువాత దీని యొక్క 2 కాండిడేట్ లను దీని యొక్క సగం కాండిడేట్ ని దీనిలో 15 వ వంతు మరియు దీనిలో 1 25 వ వంతును చూడాలనుకుంటున్నాం అని చెబుతుంది వాస్తవ ప్రపంచంలో ఈ ఫ్రాక్షన్ కి అర్థం లేదు చివరికి నేను 4 కాండిడేట్ లను చూడాలి వాస్తవానికి మనం ఈ ప్రయోగాన్ని చేపట్టినప్పుడు మనకు లభించే విలువలు 1 2 0 మరియు 1 వీల్ ని 4 సార్లు స్పిన్ చేస్తే ఇది సాధ్యమే ఇక్కడ రెండవ కాండిడేట్ కి 2 కాపీ లు మొదటి కాండిడేట్ కి ఒక కాపీ నాల్గవ కాండిడేట్ కి ఒక కాపీ మరియు మూడవ కాండిడేట్ కి సున్నా కాపీ లు ఉంటాయి ఈ రాండమ్ ప్రక్రియ తదుపరి పాపులేషన్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో దాని ప్రభావాన్ని చూపే మొదటి ప్రదేశం ఇది ఇక్కడున్న ఈ పాపులేషన్ వాస్తవానికి సెలక్షన్ స్టెప్ తర్వాత పొందినది మనము బైనరీ సంఖ్యలతో తో ప్రారంభించాము మరియు దీనితో ముగించాము ఆ బైనరీ పాపులేషన్ ను 0 1 1 1 దీని కి ఒక కాపీ 1 1 0 0 కి 2 కాపీలు మరియు 1 0 0 1 1 కి ఒక కాపీని మళ్ళీ ఇక్కడ గీస్తాము ఇది కొత్త పాపులేషన్ సెలక్షన్ దశ ముగిసింది ఇప్పుడు క్రాస్ఓవర్ దశ ప్రారంభమవుతుంది మనం ఈ రెండింటిని తరువాత ఈ రెండింటిని జత చేసి ఇక్కడ కొన్ని రాండమ్ క్రాస్ఓవర్ పాయింట్లను ఉంచుతాము ఇక్కడ సింగిల్ పాయింట్ క్రాస్ఓవర్ చేస్తున్నాము అంటే ఏదో ఒక సమయంలో ఈ క్రోమోజోమ్ సగానికి విభజిస్తాము మరియు అదే పాయింట్ తరువాతి భాగాన్ని మరో సగానికి విభజిస్తాం తరువాత ఈ రెండింటిని మార్పిడి చేస్తాము ఇక్కడ క్రాస్ఓవర్ పాయింట్లు ఇలా ఒకటి ఇక్కడ మరొకటి ఇక్కడ ఉన్నాయని అనుకుందాం ఇది కొత్త పాపులేషన్ ని ఇస్తుంది ఈ 0 1 1 0 ఇక్కడ వస్తుంది దీనికి ఈ 0 ని ఇక్కడ చేరుస్తాము ఎందుకంటే ఈ 0 మరొక వైపు నుండి వస్తుంది అదేవిధంగా ఈ 1 1 0 0 ఇక్కడకు వస్తుంది దాని తరువాత ఒకటి వస్తుంది ఇది మరొక వైపు నుండి వస్తుంది ఇదే విధంగా ఇక్కడ జరుగుతుంది 1 1 0 1 1 మరియు 1 0 0 0 0 వస్తాయి అంటే ఇక్కడ మనం ఈ భాగాన్ని మరియు ఇక్కడినుంచి ఈ భాగాన్ని తీసుకుని ఒకదాన్ని పొందుతాము అదేవిధంగా ఈ నాలుగింటిని పొందుతాము చివరికి ఒక సైకిల్ తర్వాత వచ్చే కొత్త పాపులేషన్ ఇది ప్రారంభించడానికి మనకు మంచి పాపులేషన్ ఉందో లేదో చూద్దాం ఇప్పుడు మీరు దీనిని పరిశీలిస్తే దీని యొక్క సగటు ఫిట్నెస్ 293 గా ఉంది జెనెటిక్ అల్గోరిథం తో పనిచేసే వ్యక్తులు సగటు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు సాధారణంగా పాపులేషన్ అనేది ఫిట్టర్ అవుతోంది కానీ వాస్తవానికి చాలా ఎక్కువగా ఫిట్ అయ్యే ఎలిమెంట్పై ఆసక్తి కలిగి ఉన్నాము అది మరొక పాయింట్ క్రొత్త పాపులేషన్ ఎలా ఉందో చూద్దాం ఈ సంఖ్యలు 12 25 27 మరియు 16 కి అనుగుణంగా ఉంటాయి f x2 ఉంది కనుక ఇక్కడ 144 625 729 256 విలువలు వస్తాయి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఈ కొత్త పాపులేషన్ యొక్క సగటు 439 కాని ఇది 293 సగటుతో ప్రారంభించి రీప్రొడెక్షన్ మరియు సంయోగం లేదా క్రాస్ఓవర్ తో ఒక సైకిల్ ని పూర్తి చేసాము మనము కొత్త పాపులేషన్ కి వచ్చాము ఇక్కడ దీని సగటు ఫిట్నెస్ 293 తో ప్రారంభించి ఇక్కడ దీని సగటు ఫిట్నెస్ 439 తో ముగించాము GA లకి కావలసినది ఇదే అదే ఫిట్టర్ పాపులేషన్ వంటిది మొత్తం ఆలోచన ఏమిటంటే మీరు ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ఫంక్షన్ ఉంటే అప్పుడు మొదట్లో పాపులేషన్ తక్కువగా ఉండవచ్చు ఈ పాపులేషన్ అనేది మొత్తం డొమైన్ లో వ్యాప్తి చెంది ఉంటుంది ఇది ఒక డైమెన్షనల్ డొమైన్ మీరు GA ను తగినన్ని సార్లు రన్ చేసిన తరువాత పాపులేషన్ పీక్ లలో కేంద్రీకృతమౌతుందని కనుగొంటారు వాటిలో ఒకటి మనకు కావలసిన సొల్యూషన్ ఇది జెనెటిక్ అల్గోరిథంల వెనుక ఉన్న సాధారణ ఆలోచన ఈ తదుపరి పాపులేషన్ ని చూద్దాం రెండవ సైకిల్లో ఏమి జరుగుతుంది దానిని పునరావృతం చేయడం లేదు కాని దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇక్కడ మళ్ళీ ప్రాబబిలిటీ ని తీసుకుంటాం ప్రాబబిలిటీ అనేది ఈ 4 సంఖ్యల మొత్తాన్ని తీసుకొని ఆ మొత్తాన్ని 144 ద్వారా విభజించడం ద్వారా పొందగలము అని మనకు తెలుసు అదే విధంగా దీని యొక్క ప్రాబబిలిటీ ని లెక్కిస్తాము ఈ రూలీ వీల్ లో చూపిస్తాం రూలీ వీల్ ఇప్పుడు మారిపోయింది ఇక్కడ ఇది 0 08 ఇది 0 35 ఇది 0 426 ఇది 0 145 గా వస్తాయి ఇవి మనకు వచ్చే 4 ప్రాబబిలిటీ విలువలు సాధారణంగా వీటికి అనుగుణంగా ఈ ఎక్స్పెక్టెడ్ విలువలు ఈ సంఖ్యకు 4 రెట్లు ఉంటాయి అవి 0 32 1 4 0 66 0 58 ఈ కొత్త పాపులేషన్ ని పరిశీలించాలనుకుంటున్న విలువలు ఇవి మేము ఇక్కడ ఇవ్వబడిన ఈ పాపులేషన్ తో ప్రారంభించాము ఇక్కడ సగటు ఫిట్నెస్ 293 మరియు ఇవి అనుమతించబడిన క్లోనింగ్ ల సంఖ్య ఇవి ఎక్స్పెక్టెడ్ సంఖ్యలు 1 97 0 23 మరియు అవి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సంఖ్యలు 0 4 0 66 0 58 నేను ఈ కొత్త పాపులేషన్ ని మరియు దాని ఫిట్నెస్ విలువలను చూడాలని మరియు కొన్ని పరిశీలనలు చేయాలనుకుంటున్నాను ఇక్కడ సగటు ఫిట్నెస్ 439 కి పెరిగింది ఇక్కడ గరిష్ట ఫిట్నెస్ 576 మరియు అక్కడ 729 ఉంది అది కూడా పెరిగింది ఇక్కడ ఏదైనా సమస్య ఉందా ఈ సైకిల్ కొనసాగిస్తే ఏమి జరుగుతుంది మనకు కావాల్సిన పరిష్కారం ఏమిటి ఐదు ఒకట్లు నేను ఈ అల్గోరిథంను వంద సైకిల్ ల వరకు రన్ చేస్తే దీని యొక్క ఇంట్యూషన్ ఏమిటి దాన్ని పొందుతామా లేదా ఈ 4 ఎలిమెంట్ ల యొక్క ఎక్స్పెక్టెడ్ విలువలను పరిశీలిస్తే ఇవి మన వద్ద ఉన్న 4 ఎలిమెంట్ లు అందులో ఎక్స్పెక్టెడ్ విలువలు మొదటిదానికి 0 32 రెండవదానికి 1 4 మూడవదానికి 1 66 మరియు రెండవదానికి 0 58 మనం రూలీ వీల్ని రాండమ్ గా స్పిన్నింగ్ చేసినప్పుడు వీటిలో 4 ఎలిమెంట్ ల యొక్క 4 కాపీలలో 4 కొత్త కాండిడేట్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఈ మొదటి కాండిడేట్ ని వదిలివేస్తాము ఎందుకంటే దాని ప్రాబబిలిటీ 0 08 మాత్రమే మరియు దానిని 4 రెట్లు స్పిన్ చేస్తే దాని ఎక్స్పెక్టెడ్ విలువ 0 32 అవుతుంది నేను 100 సార్లు స్పిన్ చేస్తే దాని ఎక్స్పెక్టెడ్ విలువ పెరుగుతుందని గమనించండి కానీ ఈ 4 కాండిడేట్ లు 100 సార్లు క్లోన్ అవుతున్నాయని చెప్పవచ్చు మనము అలా చేయడం లేదు ఇక్కడ పాపులేషన్ స్థిరంగా ఉందని అనుకుంటున్నాం మనము ఈ 4 కాండిడేట్ లతో ప్రారంభించి దాని నుండి 4 కొత్త కాండిడేట్ లను క్లోన్ చేస్తాము వాటి ఫిట్నెస్ విలువల ఆధారంగా అలా చేస్తే మొదటి కాండిడేట్ తప్పిపోయే అవకాశం ఉంది మరియు అతను చెప్పినట్లుగా ఈ మూడింటి లో ఈ కాండిడేట్ యొక్క మూడవ బిట్ స్థానంలో ఒకటి ఉంటుంది నేను దీన్ని తీసివేయాలనుకుంటే భవిష్యత్తులో దీనితో ఎలాంటి చర్ణింగ్ చేస్తామనేదానితో పని లేకుండా దీని యొక్క 2 కాపీలు దీని యొక్క ఒక కాపీ మరియు దీని యొక్క ఒక కాపీని తీసుకుంటాము మనం మిడిల్ బిట్ను ఒకటిగా ఎప్పటికి పొందలేము ఈ ఉదాహరణ నాకు ఇష్టం ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ విషయాన్ని వివరిస్తుంది ఇప్పుడు దీనికి పరిహారం ఏమిటి ఇది ఎందుకు జరుగుతోంది ఇది జరగకుండా మనము ఎలా ప్రయత్నించవచ్చు ప్రకృతి గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం అవి ఎప్పుడు మరింత యూనిఫామ్ గా ఉంటాయి మీరు చెబుతున్నది నిజమే ఇచ్చిన జాతులకు ఇది సాధ్యమే మనం ప్రకృతి గురించి కూడా మాట్లాడుతున్నందున వీటిని జాతులుగా పిలుద్దాం ఉదాహరణకు తీసుకుంటే చిరుత ఇప్పుడు జీవశాస్త్రజ్ఞుడు దీనిని చిరుత లాగే చూస్తారు కానీ మనం దీనిని ఒక యంత్రం ల కూడా చూడాలనుకుంటే అప్పుడు ఇది వేటాడడానికి సరిపోయే ఒక సంపూర్ణ రూపకల్పన యంత్రం వాస్తవానికి మనం కారు యాడ్ ను మరియు ఇలాంటి వాటిని ఈ విధమైన చిరుతలు గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటాం దానికి కారణం అవి చాలా వేగంగా పరుగెత్తుతాయి మరియు అవి వేటాడటానికి అత్యధిక వేగాన్ని సాధించగలవు ఇప్పుడు చిరుత అంత మంచి ప్రెడేటర్ వేటాడడానికి అంత లా ఉపయోగపడే యంత్రం దీని వేగంగా పరుగెథె సామర్థ్యం మరియు ప్రే ని పట్టుకునే సామర్థ్యం కోణంలో ఇవన్నీ ఒకేలా ఉంటాయి చిరుత పాపులేషన్ లో జెనెటిక్ వైవిధ్యం చాలా చాలా తక్కువగా ఉంటుంది మరియు వైవిధ్యం తక్కువగా ఉంటే స్పేస్ ని అన్వేషించే ధోరణి తగ్గుతుంది ఇక్కడ ఇదే జరుగుతోంది మిడిల్ జన్యువు లేకుండా మనకు ఒక కాండిడేట్ ని పొందినట్లైతే అప్పుడు మిడిల్ జన్యువు ఉన్న సొల్యూషన్ లను ఎన్నటికీ చూడలేము అదేవిధంగా కొన్నింటిని కోల్పోతే చిరుత మాదిరిగా దానిలో జరిగే జన్యు ప్రక్రియలో దృఢంగా మారతాము మానవ జాతి ప్రపంచాన్ని ఎంతగానో మార్చడం వలన చిరుతలకు అవి వెళ్లి తమ ఆహారాన్ని పట్టుకోగలిగే ఈ బహిరంగ ప్రదేశాలు లేవు ఎలాగైతే ఇక్కడ ఈ యొక్క క్రియేచర్ లేదా ఈ క్రియేచర్ లో ఉన్న జన్యువు తదుపరి రౌండ్లో అంతరించిపోతుందో అదేవిధంగా అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది కానీ మనం అడగదలిచిన ప్రశ్న ఏమిటంటే మనం GA లను రూపొందించినప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం జెనెటిక్ అల్గోరిథం లను రూపొందించినప్పుడు మనం ఎంచుకోవలసిన పారామీటర్ లు ఏమిటి మొదటిది సొల్యూషన్ ని ఎలా ఎన్కోడ్ చేయాలి సొల్యూషన్ ని ఎన్కోడింగ్ చేయాలి ఎన్కోడింగ్ తరువాత ఎవల్యూషన్ ఇవి మొదటి 2 దశలు మీ కాండిడేట్ సొల్యూషన్ ని ఎలా ఎన్కోడ్ చేస్తారు రెండవది మీరు రూపొందించిన ఫిట్నెస్ ఫంక్షన్ ఏమిటి ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఫంక్షన్ ఉందని గుర్తుంచుకోండి ఇది మొత్తం పాపులేషన్ కి లెక్కించాల్సి ఉంటుంది నేను జెనెటిక్ అల్గోరిథం ల గురించి చదువుతున్నపుడు ఒకచోట ఒకటి మనము పాటర్న్ రెకగ్నిషన్ కొరకు ఒక న్యూరల్ నెట్వర్క్ ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని అందులో చెప్పారు మనము కొన్ని పాటర్న్ లను గుర్తించనుకుంటున్నాం చేతితో వ్రాసిన అక్షరాలు లేదా అలాంటివి అనుకుందాం మనము ట్రైనింగ్ తీసుకునే న్యూరల్ నెట్వర్క్ ఆధారంగా మనకు ఇవ్వబడిన 1000 పాటర్న్ ల యొక్క ట్రైన్ సెట్ లను కలిగి ఉంటె అప్పుడు న్యూరల్ నెట్వర్క్ యొక్క పారామీటర్ లను గుర్తించడం మన పని అంటే నోడ్ ల సంఖ్య మరియు ఎడ్జ్ గ్రిడ్ లు లాంటివి ఫిట్నెస్ ఫంక్షన్ ఏమిటి మనం ఒక ఫిట్నెస్ ఫంక్షన్ను ఉపయోగించవచ్చు అది ఏమిటి అంటే మనకు ఇచ్చిన 1000 కాండిడేట్ లలో ఒకే కాండిడేట్ ని పరీక్షించడము ఈ సందర్భంలో కాండిడేట్ అంటే న్యూరల్ నెట్వర్క్ యొక్క డిజైన్ లేదా న్యూరల్ నెట్వర్క్ ఈ నెట్వర్క్ సరిగ్గా క్లాసిఫై చేసిన కాండిడేట్ ల సంఖ్య ను ఫిట్నెస్ విలువ అవుతుంది మీరు అలాంటి ఫిట్నెస్ ఫంక్షన్ను రూపొందించాలనుకుంటే కాండిడేట్ యొక్క ఫిట్నెస్ విలువను అంచనా వేయడానికి జెనెటిక్ అల్గోరిథం ఏమి చేస్తుందో మనం ఊహించవచ్చు ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణ చాలా సులభం f x² ను కనుక్కోవడం బోర్డు లో దీన్ని చేయడం చాలా సులభం కానీ ఇది ఏమైనప్పటికీ పరిష్కరించడం కష్టం కాదు మరింత కష్టమైన సమస్యలు ఉన్నపుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కాండిడేట్ లను దారుణంగా ఎలా ఎన్కోడ్ చెయ్యొచ్చు తరువాతి తరగతిలో TSP గురించి మళ్ళీ ఒకసారి చర్చింకుంటాం జెనెటిక్ అల్గోరిథంలను ఉపయోగించి TSP లను ఎలా పరిష్కరించాలి అప్పుడు మంచి ఫిట్నెస్ ఫంక్షన్ ల ను ఎలా రూపొందించాలి ఫిట్నెస్ ఫంక్షన్ లు మనం సాధించాలనుకుంటున్న వాటిని ప్రతిబింబిస్తాయి ఎందుకంటే ఇది అల్గోరిథంను ననిర్మిండానికి ఒకే మార్గం ఇది ఒక ఫిట్నెస్ ఫంక్షన్ ఇది ఈ సెలక్షన్ ప్రక్రియను డోమినేట్ చేస్తుంది ఈ ప్రక్రియ ఒక పాపులేషన్ని మరొకదానికి క్లోనింగ్ చేస్తుంది మనం చేసే కాపీ ల సంఖ్య నేరుగా ఫిట్నెస్ ఫంక్షన్లపై ఆధారపడి ఉంటుంది ఫిట్నెస్ ఫంక్షన్ అది మంచిదైతే మంచి పని చేస్తుంది కాని ఇంకా ఒక పారామీటర్ని నిర్ణయించవలసి ఉంది అది ఏమిటి రాండమైజేషన్ అనేది ముందే నిర్ణయించిన ప్రక్రియ రాండమైజేషన్ అనేది రూలీ వీల్ స్పిన్ చేసినప్పుడు సెలక్షన్ లో జరుగుతుంది ఇతర ప్రదేశంలో ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఈ క్రాస్ఓవర్ పాయింట్ ను నిర్ణయించటంలో జరుగుతుంది క్రాస్ఓవర్ ఎక్కడ చేయాలి ఇది మరొక బాగా తెలిసిన పద్ధతిలో చేయవచ్చు అన్ని రకాలుగా ప్రయత్నించారు కాని మేము ఈ సమయంలో సాధారణంగా ఉపయోగపడే అల్గోరిథం కొరకు చూస్తున్నాం క్రాస్ఓవర్ను మీరు ఎలా నిర్ణయిస్తారు క్రాస్ఓవర్ ఆపరేటర్ అంటే ఏమిటో మనము ఎలా నిర్ణయిస్తామో అర్థం చేసుకోవడానికి నేను ఈ ప్రశ్నను తీసుకుంటాను ఇప్పుడు ఈ సందర్భంలో సొల్యూషన్ బిట్ స్ట్రింగ్గా ఉండే సాధారణ పరిస్థితిని తీసుకున్నట్లైతే అప్పుడు క్రాస్ఓవర్ బిట్ స్ట్రింగ్ లను మిక్స్ చేస్తుంది జనరాలిటీ ని కోల్పోకుండా ఇతర క్రాస్ఓవర్ ల మాదిరిగానే సింగల్ పాయింట్ క్రాస్ఓవర్ కూడా చేస్తుంది చివరి తరగతి లో మనం చెప్పుకున్నట్లుగా గోల్ బగ్ అనేది మంచి లక్షణాన్ని అందించే క్యారెక్టర్ ల సీక్వెన్స్ ఉంటె ఏమి జరుగుతుంది అనేదాన్ని దర్యాప్తు చేస్తుంది అవి కలిసి ఉంటాయో లేదో చూడటానికి మనము ఎలా ప్రయత్నించవచ్చు కానీ అది చేయలేము సరళమైన సింగిల్ పాయింట్ క్రాస్ఓవర్ పని చేస్తుందని అనుకుంటాము రన్ చేసేటపుడు ఈ పాయింట్ రాండమ్గా నిర్ణయించబడుతుంది ఇది ఇక్కడ జరిగిందా లేదా ఇక్కడ జరిగిందా అనేది రన్ టైమ్ లో రాండమ్ గా నిర్ణయించబడుతుంది ఇక్కడ జరుగుతున్నది రాండమ్ ప్రవర్తన యొక్క రెండవ అంశం ఒకటి రూలీ వీల్ స్పిన్నింగ్ లో ఉంది మరియు రెండవది క్రాస్ఓవర్ ఎక్కడ జరుగుతుందో నిర్ణయించేది కానీ ఈ ఉదాహరణను చూస్తే మూడవ విషయం గుర్తుకు వస్తుంది ఇది జెనెటిక్ అల్గోరిథం విజయానికి కీలకమైనది నిర్మూలన దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు వైవిధ్యాన్ని ఎలా పెంచుతారు మనము జెనెటిక్ అల్గోరిథం ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము కానీ సెలక్షన్ లేదా సంయోగ ప్రక్రియను రూపొందించడానికి ప్రయత్నించడం లేదు ఇప్పుడు జెనెటిక్ అల్గోరిథం రూపకల్పనలో ఇక్కడ కీలక పాత్ర పోషించే మూడవ పారామీటర్ ఏమిటి పాపులేషన్ యొక్క సైజు పాపులేషన్ యొక్క సైజు ఎక్కువగా ఉంటే జెనెటిక్ అల్గోరిథం లు పని చేస్తాయి పాపులేషన్ ఎక్కువగా ఉంటే అప్పుడు అవి తమ పాపులేషన్ లో అన్ని రకాల జన్యువులను కలిగి ఉంటాయి మరియు వారందరికీ ఏదో ఒక రకంగా రీప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు ఈ మూడవ దశ మ్యుటేషన్ రావడానికి ఇది ఒక కారణం పరిపూర్ణత కొరకు ఈ మ్యుటేషన్ ప్రక్రియ ఎప్పుడైనా ఈ మిడిల్ బిట్ ను మారుస్తుందనుకుంటున్నాం కానీ సాధారణంగా ఇది పనిచేయడానికి మనం ఎక్కువ పాపులేషన్ ని తీసుకోవాలి ముందు తరగతిలో మేము చర్చించిన మరో అంశం ఇప్పుడు దానిని ప్రస్తావించడం లేదు కొంతమంది వ్యక్తులు ఈ క్రింది విధంగా చేసారు మనకు కొంత సైజు లో ఉన్న పాపులేషన్ ఉంది అప్పుడు ఎక్కువగా ఫిట్ కాండిడేట్ లను తీసుకుంటాము ఇది k ఇది n మనకు n కాండిడేట్ లు ఉంటే అందులో బాగా ఫిట్ అయిన k మెంబెర్ లను తీసుకుంటాము జన్యులను రీప్రొడ్యూస్ చేయడానికి మరియు కలపడానికి ఆ k మెంబెర్ లను మాత్రమే అనుమతించాలి ఈ సెలక్షన్ మరియు క్రాస్ ఓవర్ ప్రక్రియల ద్వారా k ఎలిమెంట్ ల యొక్క కొత్త పాపులేషన్ ని పొందుతాము ఇప్పుడు ఈ మొత్తం పాపులేషన్ ను ఇక్కడ తీసుకోండి ఈ k ఎలిమెంట్ లు రీప్రొడ్యూస్ అవుతాయి అంటే మన వద్ద ఉన్న రీప్రొడ్యూస్ ప్రక్రియలో అవి కొన్ని చనిపోతాయి ఈ 2 పేరెంట్ లు ఈ సందర్భం నుండి వెళ్లిపోతాయి వీటికి బదులుగా ఈ క్రొత్త చైల్డ్ లు వస్తాయి కాబట్టి మన ఈ క్రొత్త చైల్డ్ లను పొందుతాము ఇక్కడ k కొత్త చైల్డ్ లు ప్లస్ ఇవన్నీ తీసుకుంటాము ఇది k మరియు ఇది n మనకు k n ఎలిమెంట్ లు ఉన్నాయి ఆపై మనం వాటిని కలపాలి మరియు వీటిలో ఉత్తమమైన n ను తీసుకుంటాం మనము ఇక్కడ ఏమి చేసాము అంటే ఒరిజినల్ పాపులేషన్ ఉంచడం లేదు ఇక్కడ మనం క్రొత్తదాన్ని భర్తీ చేస్తాము ఈ పాపులేషన్ తో ప్రారంబించి ఇప్పుడు క్రాస్ఓవర్ తరువాత ఈ పాపులేషన్ తో ముగిస్తాము మరియు వాటిలో ఏవీ అక్కడ రీప్రొడ్యూస్ చేయబడవు క్రొత్త పాపులేషన్ తో ముగించాము అంటే మొత్తం పాత పాపులేషన్ ని ఈ క్రొత్త పాపులేషన్ తో భర్తీ చేస్తాము మీరు కొత్త పాపులేషన్ లో కొంత ఉత్తమమైన పాత పాపులేషన్ ఉంచాలనుకుంటే మొత్తం పాత పాపులేషన్ ని తీసి వేయాల్సిన అవసరం లేదని నేను ఇంతకు ముందే చెప్పాను మరియు ప్రజలు తీసుకునే ఒక విధానం ఇది ఉత్తమ ఎలిమెంట్ లను రీప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది అప్పుడు క్రొత్త చైల్డ్ లను మరియు పాత పాపులేషన్ ను తీసుకోండి మరియు దాని నుండి ఉత్తమమైన n ని ఎంచుకోండి అది క్రొత్త పాపులేషన్ అవుతుంది ఈ సందర్భంలో మనుగడ సాగించడానికి మంచి పరిష్కారాలకు ఇది అవకాశం ఇస్తుంది తరువాతి తరగతిలో మనము మళ్ళీ జెనెటిక్ అల్గోరిథంలను తీసుకుని ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యను ఎలా పరిష్కరించాలో చూడాలనుకుంటున్నాము ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యల కోసం క్రాస్ఓవర్ ఆపరేషన్లను ఎలా రూపొందించాలి మరియు TSP మెంబెర్ ని సూచించడానికి ఎంచుకునే పద్ధతి ఏమిటి ఇక్కడితో ముగిస్తున్నాం